క్వాంటం మెకానిక్స్లో మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది క్వాంటం మెకానిక్స్కు హైసెన్బర్గ్ యొక్క విధానం ఇది డైనమిక్ పరిమాణాలను సూచించడానికి మాత్రికలను కలిగి ఉంటుంది మరియు చలన సమీకరణం సాంప్రదాయ సమీకరణం వలె ఉంటుంది మరియు క్వాంటం స్థితి xp pxi I ఐడెంటిటీ మాత్రికగా సూచించబడింది నేను ఉపరితలంపై హైసెన్బర్గ్ యొక్క విధానానికి చాలా భిన్నమైన ష్రోడింగర్ యొక్క విధానమైన మరొక విధానాన్ని కూడా నేర్చుకున్నాను మరియు ఈ విధానంలో ఏమి జరుగుతుంది అంటే కణం పార్టికల్ దానితో అనుబంధించబడిన వేవ్ ఫంక్షన్ ψ ని కలిగి ఉంటుంది రెండవ విషయం ష్రోడింగర్ సమీకరణం అని పిలువబడే తరంగ సమీకరణం ఉంది మరియు మూడవ విషయం బౌండరీ కండిషన్స్ ద్వారా నిర్ణయించబడిన ఐగెన్ విలువలు ఎనర్జీ ని అందిస్తాయి కాబట్టి ఈ రెండు చాలా భిన్నమైన విధానాలు కానీ మీరు నేర్చుకున్నది ఏమిటంటే సాధారణ హార్మోనిక్ ఓసిలేటర్ల కోసం రెండూ ఒకే సమాధానాలను ఇస్తాయి రెండూ ఒకే సమాధానం ఇవ్వడం కేవలం యాదృచ్చికమా లేదా ఏదైనా సంబంధం ఉందా లేదా ఈ రెండు విధానాలు ఒకే విధంగా ఉన్నాయా అవి వేరే విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయా తరువాతి రెండు ఉపన్యాసాలలో మనం ఏమి చేయబోతున్నామంటే వాస్తవానికి క్వాంటం మెకానిక్స్ పట్ల హైసెన్బర్గ్ యొక్క విధానం మరియు క్వాంటం మెకానిక్స్కు ష్రోడింగర్ యొక్క విధానం ఒకటేనని తెలుసుకున్నాము మరియు ఇది ష్రోడింగర్ యొక్క విధానంలో పరిమాణాలు ఎలా సూచించబడతాయో కూడా బోధిస్తాము ఉదాహరణకు మనం మొమెంటం మరియు మొదలైన వాటి కోసం ఆపరేటర్లను రాస్తాము మరియు ఈ ఉపన్యాసంలో గణిత శాస్త్ర జ్ఞానం కొంచెం అవసరం కాబట్టి ఈ ఉపన్యాసం తప్పనిసరిగా ష్రోడింగర్ సమీకరణం యొక్క పరిష్కారాలకు సంబంధించిన కొన్ని గణిత అంశాలకు అంకితం చేయబడింది కాబట్టి నేను మొదట మాట్లాడాలనుకుంటున్న విషయం ఏమిటంటే వేవ్ ఫంక్షన్ల యొక్క ఆర్థో నార్మాలిటీ నార్మాలిటీ అంటే లక్షణం మొదట ఆర్థో అంటే లంబంగా ఉండే లక్షణం అని వివరిస్తాను కాబట్టి మొదట నేను ఆర్థో బిహేవియర్ లేదా టూవే ఫంక్షన్ యొక్క లంబ ప్రవర్తన గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి దాని అర్థం ఏమిటంటే వేవ్ ఫంక్షన్ m ఉంటే నేను వివరణ ని ఒక కోణానికి పరిమితం చేయబోతున్నాను ఒక కోణాన్ని సులభతరం చేసే భావనలను మీకు అందించడమే మా ఉద్దేశం mxn లబ్దము ఉంది ఇక్కడ m మరియు n అనేవి శక్తి స్థాయికి రెండు సూచికలు అయితే m ≠ n అయినప్పుడు దీనిని ఇంటిగ్రేట్ చేస్తే అది 0కి సమానం కాబట్టి దీనిని నేను వేవ్ ఫంక్షన్ యొక్క 'ఆర్తోగోనల్ ప్రాపర్టీ' అని పిలుస్తాను మనం m n అని చెప్పినప్పుడు మన ఉద్దేశం ఏమిటో నేను వివరించబోతున్నాను అది ఏమంటుంది అంటే mth స్థాయికి సంబంధించిన శక్తి nth స్థాయికి సంబంధించిన శక్తికి సమానం కాదు కాబట్టి ఇది సంతృప్తి చెందబోతున్న వేవ్ ఫంక్షన్ యొక్క ఆర్తోగోనల్ ప్రాపర్టీ నేను రెండు పాయింట్లను వివరిస్తాను నార్మల్ అంటే అదే n విలువ తో nxndx కి సమానమైన ψ2dx 1 అవుతుంది మనం ఇంటిగ్రేషన్ విలువ 1 వచ్చే విధంగా స్థిరాంకాన్ని ఎంచుకుంటాము ముందు మరియు దాని ఇంటిగ్రేషన్ విలువ 1 అవుతుంది మరియు ఇంటిగ్రేషన్ అనేది మొత్తం స్పేస్ లో అనగా ∞ నుండి వరకు పరిగణిస్తాము అదేవిధంగా ఆర్తోగోనల్ ప్రవర్తనలో కూడా ∞ నుండి ∞ వరకు పరిగణిస్తాము కాబట్టి నార్మల్ భాగం విషయానికి వస్తే ఈ వేవ్ ఫంక్షన్లు ఆర్తోగోనల్ అని నేను పైన వివరించిన విధంగా ఇది క్రింది విధంగా ఉంటుంది కాబట్టి దానిని నిరూపిద్దాం కాబట్టి దీనిని నిరూపించడానికి ష్రోడింగర్ 22md2mdx2VxmEmm సమీకరణాలను తీసుకుందాం నేను దాని కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకుంటే అన్ని వాస్తవ పరిమాణాలు ఒకే విధంగా ఉంటాయి 22md2m dx2Vx mx Emm ఇందులో Vx మరియు Em రియల్ విలువలు కాబట్టి m కోసం మనం ఇప్పుడే ష్రోడింగర్ సమీకరణాన్ని రాసాము ఎందుకంటే ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ మరియు వేవ్ ఫంక్షన్ కూడా కాబట్టి ఇప్పుడు నేను నిరూపించబోతున్నాను మనం నిరూపించాల్సింది EmEnఅయితే ఇప్పుడు mx mxdx0 అని నిరూపించండి కాబట్టి nth స్థాయికి సమీకరణాన్ని రాద్దాం ఇది 22md2ndx2VxnEnn ఎడమవైపు నుండి m తో గుణించండి dxపై ఇంటిగ్రేట్ చేస్తున్నాను ఇది నేను చేస్తున్న ఆపరేషన్ కాబట్టి ఈ సమీకరణాన్ని 22m ∞md2ndx2dx ∞mVxndxEn ∞mxndx అని రాయవచ్చు అన్నిఇంటిగ్రేషన్ లు ∞ నుండి వరకు పరిగణిస్తాము కాబట్టి అది సమీకరణ సంఖ్య ఒకటి నేను ఈ పదాన్ని 22m ∞ddxψmdndxdx22m ∞dmdxdndxdx అని రాసి మొదటి పదాన్ని సరళీకృతం చేస్తాను మొదటి పదాన్ని పూర్తిగా ఇంటిగ్రేట్ చేయవచ్చు మరియు అప్పటినుండి మరియు x విలువ కి చేరువవుతున్నప్పుడు వాటి డెరివేటివ్లు అన్నీ 0 సున్న అవుతాయి కాబట్టి ఈ పదం 0 అవుతుంది కాబట్టి మొదటి పదాన్ని 22m ∞dmdxdndxdx అని మాత్రమే రాయవచ్చు అందువల్ల నేను ఈ ఇంటిగ్రేషన్ తర్వాత ష్రోడింగర్ సమీకరణాన్ని22m ∞dmdxdndxdx ∞mVxndxEn ∞mndx గా రాయగలను నేను ఇంతకు ముందు చేసిన m 22md2mdx2VxmEmm కోసం సమీకరణాన్ని ఇప్పుడు వ్రాస్తాను ఇప్పుడు నేను చేయబోయేది దాన్ని కుడి వైపు నుండి n తో గుణించి ∞ నుండి పరిధి లో n dx ని ఇంటిగ్రేట్ చేయాలి తద్వారా ఈ సమీకరణం ఇప్పుడు 22m ∞d2mdx2ndx ∞mVxndxEm ∞mndx అవుతుంది ఈ పదం 22m ∞dmdxdndxdx కి సమానం అని నేను ఇంతకు ముందు చేసిన అదే ట్రిక్ ద్వారా మళ్లీ చూపించగలను మీరు dy dx ని తీసివేసి ఆపై దీన్ని విస్తరింపజేసి సరిగ్గా అదే పనిని చేస్తాను కాబట్టి నేను ఈ 2 సమీకరణాలను పొందాను వాటి సంఖ్య 1 ఇది ఒకటి నేను పైన రాసినది మరియు రెండవది ఈ సమీకరణం కాబట్టి 22m ∞dmdxdndxdx ∞mVxndxEn ∞mndx ఇది నా మొదటి సమీకరణం మరియు రెండవ సమీకరణం 22m ∞dmdxdndxdx ∞mVxndxEm ∞mxndx ఉంది ఇది సమీకరణ సంఖ్య 2 1 నుండి 2ని తీసివేయండి మరియు మీరు తీసివేసినప్పుడు మొదటిది రద్దు చేయబడుతుందని మీరు గమనించవచ్చు కాబట్టి రెండవ పదం చేస్తుంది కాబట్టి మీకు ఎడమ వైపున ఉన్న 0 ∞mndx కి సమానం మరియు ఇప్పుడు మీరు EmEn అయితే En Em≠0 ని సూచిస్తే వెంటనే Em ∞mndx0 అని అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు వేవ్ ఫంక్షన్ల యొక్క ఆర్తోగోనాలిటీ యొక్క మొదటి ప్రాపర్టీని రుజువు చేసారు అది మనకు తరువాత అవసరం మరియు ష్రోడింగర్ సమీకరణం విషయంలో ఇది ఎల్లప్పుడూ నిజం అవుతుంది ఎందుకంటే మనకు ష్రోడింగర్ సమీకరణం యొక్క పరిష్కారాలు ఏమీ అవసరం లేదు ఐగెన్ విలువలు భిన్నంగా ఉన్నఐగెన్ ఫంక్షన్లు ఆర్తోగోనల్గా ఉంటాయి రెండవది ఇది మనం అమలు చేయబోయే ప్రాపర్టీ నార్మాలిటీ మరియు నేను వివరణ గురించి చర్చించినప్పుడు ఇది ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది తరువాత చూస్తాము కాబట్టి EmEn అయినప్పుడు mndx0 కోసం అని మనం ఇప్పటికే చూశాము మరియు మనం అదే ఇండెక్స్ మోడ్ స్క్వేర్ dx యొక్క విలువ 1కి సమానం ఇది 1 అనుకుందాం కాబట్టి n2dx కొంత సంఖ్య Cకి సమానం అనుకుందాం పాతదానికి సమానమైన కొత్త nని నేను ఎల్లప్పుడూ నిర్వచించగలను ఈ పాత nxCని రాయనివ్వండి కాబట్టి ఈ సాధారణ స్థితి అమలులోకి వస్తుంది ఎందుకంటే నేను ఎల్లప్పుడూ అవకలన సమీకరణం యొక్క పరిష్కారాన్ని స్థిరాంకం ద్వారా గుణించగలను కాబట్టి నేను దానిని పునర్నిర్వచించగలను కాబట్టి నార్మాలిటీ అమలు చేయబడుతుంది కాబట్టి సాధారణంగా నేను mxnxdxmn ఇక్కడ క్రోనెకర్ డెల్టా కాబట్టి m≠n అయినప్పుడు mn0 మరియు mn అయితే దీని విలువ 1కి సమానం కాబట్టి మనం ఆర్తోగోనాలిటీ ప్రాపర్టీని చర్చించాము వేవ్ ఫంక్షన్లపై నార్మాలిటీని అమలు చేయడానికి ఒక కన్వెన్షన్ ని అనుసరిస్తాను మరియు మూడవది నాకు మళ్లీ వేవ్ ఫంక్షన్ల సంపూర్ణత అవసరం ఇది మూడవ లక్షణం మరియు నేను ష్రోడింగర్ సమీకరణాన్ని వ్రాసినప్పుడు 22md2ndx2VxnEnn ఆపై n 1 నుండి సెట్ n పూర్తవుతుంది నేను నిరూపించడం లేదు కాబట్టి మీరు ఊహిస్తూ చెప్పవచ్చు ఏదైనా సంపూర్ణత ఏదైనా ఫంక్షన్ సాధారణ ఫంక్షన్ను సంతృప్తి పరచడం మరియు అదే సరిహద్దు పరిస్థితులను నొక్కి చెప్పడం n సెట్ను n పరంగా fx∑Cnn గా విస్తరించవచ్చు మీరు మీ గణితం నుండి గుర్తుకు తెచ్చుకుంటే ఇది ఫోరియర్ శ్రేణిని పోలి ఉంటుంది ఇక్కడ సైన్ ఫంక్షన్ కొసైన్ ఫంక్షన్ మరియు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లు ఆ ఆవర్తన ఫంక్షన్లకు పూర్తి సెట్ను ఏర్పరుస్తాయని మనం ఊహిస్తాము మీరు ఈ పదాన్ని ముందుగా విని ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ఆవర్తనానికి బౌవుండరి కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ n ద్వారా సంతృప్తి చెందిన సరిహద్దు పరిస్థితి ఉదాహరణకు మనం ఒక ఉదాహరణను తీసుకుందాం ఒక పెట్టెలో కణం పార్టికల్ అని చెప్పుకుందాం కాబట్టి ఒక బాక్స్లోని కణం పార్టికల్లో మీరు వేవ్ ఫంక్షన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఈ ఫంక్షన్ రెండవది ఇలా ఉంటుంది మూడవది ఇలా ఉంటుంది మరియు మొదలైనవి మరియు ఇది పూర్తి సెట్ని ఏర్పరుస్తుంది మరియు అందువల్ల x0 మరియు xL ఇది ∑f సరిహద్దుల వద్ద అదృశ్యమయ్యే ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఏకపక్ష ఫంక్షన్ అని మనం ఊహిస్తాము ఇది ∑f ని fxCn అని రాయవచ్చు మనం ఈ వేవ్ ఫంక్షన్లను ఇవి అంటాము nπLxఎందుకంటే ఇది సరిహద్దు పరిస్థితిని సంతృప్తిపరుస్తుంది మరియు Cnని నిర్ణయించవచ్చు కాబట్టి ఇది పూర్తి సెట్ను ఏర్పరుస్తుందని దీని అర్థం ఇప్పుడు వేవ్ ఫంక్షన్లను సాధారణీకరించడానికి సమావేశం అని నేను చెప్పాను కాబట్టి sin nxసాధారణీకరించబడలేదు ఎందుకంటే ఇంటిగ్రేషన్ అంటే ఏమిటో చూద్దాం నేను 0 నుండి nπLx dx కి ఇంటిగ్రేట్ చేస్తే ఇది L2 అవుతుంది అందువల్ల దానిని సాధారణీకరించడానికి నేను రాయవలసి ఉంటుంది కాబట్టి బాక్స్ వేవ్ ఫంక్షన్లో సాధారణీకరించిన కణంపార్టికల్ sinnπxLL2 అవుతుంది ఇది 2LsinnπxL మరియు ఆర్థో నార్మాలిటీ అంటే 2LsinmπxLsinnπxLdxmn mn అయినప్పుడు అది 1 అవుతుంది మరియు m≠n అయినప్పుడు అది 0 అవుతుంది మీకు మీరే చెక్ చేసుకోవచ్చు మరియు క్లెయిమ్ సంపూర్ణత కోసం అదే సరిహద్దు షరతు ని సంతృప్తిపరిచే ప్రభావాన్ని అందించడం కొరకు Cnసాధారణీకరించిన వేవ్ ఫంక్షన్ని రాయవచ్చు నేను దీనిని n2L sinnπxL గా వ్రాస్తాను మనం Cn ని ఎలా నిర్ణయిస్తాము నేను fని mdx తో గుణించి ∞ నుండి ∞ వరకు ఇంటిగ్రేట్ చేస్తాము ఈ సందర్భంలో 0 నుండి L అవుతుంది ఇది nCn ∞mxndx మరియు ఆర్థో నార్మాలిటీ ద్వారా ఇది nCnmn అవుతుంది మరియు ఇది Cmకి సమానం కాబట్టి మనం కూడా నిర్ణయించాము Cm అంటే ఎక్కడ Cn అనేది fxndx తప్ప మరేమీ కాదు అది సంపూర్ణత అవసరం ఇప్పుడు నేను సంపూర్ణత కోసం వేరే రూపంలో రాయబోతున్నాను మరియు అది తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది డైరాక్ డెల్టా ఫంక్షన్ పరంగా సంపూర్ణతను రాస్తాను కాబట్టి మనం ఇప్పుడే చెప్పుకున్నది ఏమిటంటే fxnCnnలో Cn ∞f మరియు నేను fxnxdx అని రాయనివ్వండి ఎందుకంటే x అనేది డమ్మీ వేరియబుల్ x ముందుగా ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను దాన్ని మళ్లీ ఉపయోగించకూడదనుకుంటున్నాను ఆపై నేను fxn ∞fxnxdxn నేను పదాల క్రమాన్ని మార్చగలను మరియు దీన్ని ∞dxfx అని వ్రాసి ఆపై మొత్తాన్ని లోపల తీసుకోగలను ఎందుకంటే అది n మరియు nnxnపై మాత్రమే పని చేస్తుంది ఇదే మనకు సంపూర్ణతనిస్తుంది ఇప్పుడు నాకు fx ∞dxfxδx x అని కూడా తెలుసు మరియు ఇది వెంటనే నాకు ఈ 2 విషయాలను కలిపి చెబుతుంది nnxnxδx x నేను nnxnx s 1 సూచికలను మార్చగలను మరియు అదే విషయం ఎందుకంటే డెల్టా ఫంక్షన్ నేను x మరియు x సూచికలను మార్చినా పర్వాలేదు కాబట్టి ఇది సంపూర్ణతను వ్యక్తీకరించడానికి మరొక మార్గం కాబట్టి నేను ఈ ఉపన్యాసాన్నిమొదటిగా గణిత శాస్త్ర పరిచయంతో ముగించాను ఆర్థోనార్మల్ ఫంక్షన్ల సెట్ను రూపొందించండి మరియు దాని అర్థం ఏమిటంటే ∞mxnxmn మరియు n సాధారణీకరించిన ఇతర ప్రాపర్టీ పూర్తి సమితిని ఏర్పరుస్తుంది మరియు దీని అర్థం∑nxnxδx x తదుపరి ఉపన్యాసంలో నేను క్వాంటం మెకానిక్స్కు హైసెన్బర్గ్ మరియు ష్రోడింగర్ విధానాల సమానత్వాన్ని చూపించడానికి ఈ లక్షణాలను ఉపయోగిస్తాను